మనం సర్ఫేస్ ఇంటిగ్రల్ సూత్రీకరణ గురించి చర్చిస్తున్నాము కాబట్టి మనం ఇప్పటివరకు చేసిన వాటిని సమీక్షించుకుందాం కాబట్టి ఈ రెండు ఈక్వేషన్లను ఉన్నాయని గుర్తుంచుకోండి అవును మనం ఈ ఈక్వేషన్ మరియు ఈ ఈక్వేషన్ని కలిగి ఉన్నాము ఇది తీసివేసి కొంత బీజగణితం మరియు మొదలైనవి చేయటం కాబట్టి మనం ఇప్పటివరకు ఏమి చేశామో చూద్దాం కాబట్టి మన దగ్గర ఈ ఎడమ వైపు ఉంది దీనిపై మనం ఇంటిగ్రేట్ చేసాము కాబట్టి 2D సమస్య కాబట్టి మనం మొత్తం సర్ఫేస్ ను ఇంటిగ్రల్ చేశాము మరియు కుడి వైపున మనకు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి రెండు టర్మ్స్ సాధారణ టర్మ్స్ k12 రద్దు చేయబడ్డాయి కాబట్టి మనకు కుడి వైపున మిగిలి ఉన్నది ఏమిటంటే ఇక్కడ ఉన్న ఈ టర్మ్స్ కు తిరిగి వెళ్దాం కాబట్టి మనకు ఈ టర్మ్ బాగానే ఉంది కాబట్టి ఈ g1 మొదటి టర్మ్ మరియు అప్పుడు మనకు ఈ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది మన వద్ద ఉన్న టర్మ్స్ సమీక్షించడం మాత్రమే మరియు వాస్తవానికి ఈ మొత్తం విషయం s తో ఇంటిగ్రల్ చేయబడింది ఇది 2D సమస్య కాబట్టి 3D లో ఇది ఒక ఇంటిగ్రల్ dV మాత్రమే తేడా అప్పుడు దీనిని మనం డెల్ డాట్గా మార్చడానికి వెక్టార్ క్యాల్కులస్ యొక్క ఒక ఐడెంటీను ఉపయోగించాలి మరియు అది ఏమిటి విద్యార్థి g 1 g 1 ∇1 1∇g 1 మరియు ఇది అలాగే ఉంది కనుక ఇది మొత్తం మీద V1 ముగిసింది ఆపై మనం 2D లో డైవర్జెన్స్ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తాము మరియు అది మైనస్ గుర్తుతో వచ్చింది కాబట్టి ఇది మైనస్ ఇంటిగ్రల్గా మారింది కాబట్టి అది ఎడమ వైపున ఉంది ఎందుకంటే మైనస్ గుర్తు వచ్చింది ఎందుకంటే మనం n ఎంచుకుంటాము అంతర్గత నార్మల్గా కాకుండా నార్మల్గా కనుక కన్వెన్షన్ కారణంగా ఇది జరిగింది కాబట్టి ఇది ఎడమ వైపు కుడి చేతితో ఏమి జరిగింది కాబట్టి మనం చివరిసారి ఒక చిన్న మార్పు ఈ ఇంటిగ్రల్g1rr'q ను 1r' గా నిర్వచించాము మనం కేవలం కన్వెన్షన్ అయిన మైనస్ గుర్తు ద్వారా కొద్దిగా మార్చబోతున్నాము కాబట్టి మనం దీనిని i పిలవబోతున్నాము కాబట్టి ఇది 1r' అవుతుంది ఎందుకంటే r కోఆర్డినేట్ ఇంటిగ్రల్ చేశాము మరియు తర్వాత మనకు ఈ ఇంటిగ్రల్ మిగిలిపోయింది కాబట్టిr'r r'ds మరియు ఈ టర్మ్ ఇక్కడ రెండు కేసులు 1 సమానంగా ఉన్నాయి క్షమించండి ఇది r అయి ఉండాలి విద్యార్థి r కనుక 1r' ఒకవేళ r'V1 లా ఉండాలి మరియు 0 ఒకవేళ r'V2 అయుతే కాబట్టి దీని నుండి మనం తీసుకోగల భౌతిక వివరణలు ఏమిటని ఇప్పుడు కనుగొంటాము కాబట్టి మనం దీనిని పునర్వ్యవస్థీకరిస్తే మనం దీన్ని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఇక్కడ ఏమి చెబుతున్నామో చూడండి మనం కలిగి ఉన్న ఈ టర్మ్ ను మనం తిరిగి వ్రాస్తే మనం ఇప్పుడు ఎడమ వైపున వ్రాయడానికి అనుమతించాము కాబట్టి ఈ రెండు కేసులు మరియు దేనితో సమానంగా ఉంటాయి కాబట్టి మిగతావన్నీ మరొక వైపుకు తరలించనివ్వండి కాబట్టి ఇన్సిడెంట్ మనం r ను మరొక వైపు తీసుకుంటాము మరియు ఈ ఇతర టర్మ్ అలాగే ఉంటుంది కాబట్టి మనకు g 1 ∇1 1∇g 1 అక్కడే మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు ఈ ఈక్వేషన్లకు భౌతిక వివరణ ఇవ్వడానికి ప్రయత్నిద్దాం కాబట్టి మొదటి కేసును ఇక్కడ r'V1 ఉన్నప్పుడు తీసుకుందాం కాబట్టి అది ఏమి చెబుతోంది కొంతమంది పరిశీలకులు ఇక్కడ నిలబడ్డారని ఇక్కడే V1 ఈ పరిశీలకుడిలో మరియు సోర్స్ ముగిసిందని చెప్పండి కాబట్టి దీని ద్వారా ఒక ఫీల్డ్ ఉద్గారించబడింది ఈ ఫీల్డ్ అన్ని విధాలుగా ఆబ్జెక్ట్ ద్వారా స్కాటర్డ్ అవుతుంది ఇక్కడ పరిశీలకుడు ఊహించినట్లు ఏ ఆబ్జెక్ట్ లేదని మీరు చూస్తారు కరెంట్ సోర్స్ మరియు పరిశీలకుడుకి మాత్రమే ఆబ్జెక్ట్ లేదు విద్యార్థి సోర్స్ ఫీల్డ్స్ సోర్స్ ఫీల్డ్ కు మాత్రమే ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇది ఇన్సిడెంట్ ఫీల్డ్ ఏ ఆబ్జెక్ట్ కాదు ఇప్పుడు మనం ఈ కొత్త ఆబ్జెక్ట్ను ఇక్కడ పరిచయం చేస్తున్నాము ఏమి జరుగుతుందంటే మనం ఈ రెండవ పదాన్ని ఇక్కడ అర్థం చేసుకుంటాము కాబట్టి రెండవ టర్మ్ యొక్క వివరణ ఏమి చేయాలి విద్యార్థి స్కాటర్డ్ స్కాటర్డ్ ఫీల్డ్ మనం ఈ పరిమాణాన్ని ముందుగానే నిర్వచించాము అప్పుడు ఒక ఆబ్జెక్ట్ సమక్షంలో లేకపోవడంతో మరియు ఫీల్డ్ల మధ్య వ్యత్యాసాన్ని స్కాటర్డ్ ఫీల్డ్ అంటారు కాబట్టి ఇక్కడ ఉన్న ఈ రెండవ పదాన్ని ఆబ్జెక్ట్ కారణంగా స్కాటర్డ్ ఫీల్డ్ అంటారు కాబట్టి అది మరియు ఎడమ వైపున ఈ విషయం మొత్తం ఫీల్డ్ అని పిలువబడుతుంది కాబట్టి మొత్తం ఫీల్డ్ అనేది మొత్తం ఇన్సిడెంట్ మరియు స్కాటర్డ్ ఫీల్డ్ అవి ఎల్లప్పుడూ అర్ధవంతంగా ఉంటాయి కానీ ఇప్పుడు మనం దానిని గణితశాస్త్రపరంగా చూస్తున్నాము ఇది హైగెన్స్ సూత్రం యొక్క గణిత రూపంగా కూడా పిలువబడుతుంది ఇప్పుడు అది ఎలా ఉందో చూద్దాం కాబట్టి ఇది ఏమిటి మొత్తం ఫీల్డ్ ఇప్పుడు ఏదో ఒకదాని వల్ల వస్తుంది మరియు ఇవన్నీ ఇక్కడ రెండవ టర్మ్ ఎక్కడ చేస్తాయి అది ఎక్కడా 0 కాదు ఇది పూర్తిగా సర్ఫేస్ ఇంటిగ్రల్ లేదా 2D విషయంలో ఒక లైన్ ఇంటిగ్రల్ కాబట్టి ఇవి ఆబ్జెక్ట్ కుడివైపు సర్ఫేస్పై ఉన్న ద్వితీయ సోర్స్ వంటివి కాబట్టి ప్రారంభంలో మనం యంగ్స్ డబుల్ స్లిట్ young's double slit గురించి మన చర్చను ప్రారంభించినప్పుడు స్లిట్ సోర్స్ లో ద్వితీయ వనరులు ఉన్నాయని మరియు అవి విడుదల చేస్తున్నాయని మనం చెప్పాము కాబట్టి ఆ ద్వితీయ సోర్స్ వంటివి ఉన్నాయి ఎందుకంటే స్థానం ఏమిటి స్థానం ఆబ్జెక్ట్ యొక్క బౌండరీలో మాత్రమే ఉంటుంది మరియు స్కాటర్డ్ ఫీల్డ్ను సృష్టించే బాధ్యత వాటిదే కాబట్టి అవి ఈ ఆబ్జెక్ట్ లోపల ఏమైనా జరగవచ్చు ఈ ఆబ్జెక్ట్ ఏదైనా ఒక ఫంక్షన్ r గా ఉండవచ్చు మనం చేసినది ఏమిటంటే మనం ఏదో ఒకవిధంగా ఈ సమానమైన సర్ఫేస్ కరెంట్గా మార్చాము వాస్తవానికి ఇవి సర్ఫేస్ కరెంట్స్ వీటిని ఇంప్రెస్డ్ సర్ఫేస్ కరెంట్స్ అంటారు కాబట్టి ఇది హైగెన్స్ సూత్రం యొక్క గణిత రూపం రెండవ టర్మ్ యొక్క భౌతిక వివరణ ఏమిటి ఇది r'V2 అయినప్పుడు కాబట్టి మనం ఆబ్జెక్ట్ లోపలికి వెళ్తే దాని వివరణ ఏమిటి వ్యాఖ్యానం ఇన్సిడెంట్ ఫీల్డ్ గురించి ఖచ్చితంగా ఉంది విద్యార్థి సమానం ఆబ్జెక్ట్ లోపల స్కాటర్డ్ ఉన్న ఫీల్డ్ని రద్దు చేసినా లేదా సమానంగా చేసినా లోపల ఫీల్డ్ 0 అని అర్ధం కాదు ఈ ఇంప్రెస్డ్ కరెంట్ని బ్యాలెన్స్ ఆ ఆబ్జెక్ట్ వెలుపల సరైన ఫీల్డ్ని ఉత్పత్తి చేస్తుంది ఆబ్జెక్ట్ లోపల అది ఇన్సిడెంట్ ఫీల్డ్ని రద్దు చేస్తుంది మరియు ఇది రెండవ టర్మ్ మనం ఎక్స్టింక్షన్ సిద్ధాంతాన్ని పేర్కొన్నాము కానీ V2 గురించి చింతించకండి ఎందుకంటే V2 కి దాని స్వంత ఈక్వేషన్ ఉంటుంది కాబట్టి ప్రతిచోటా మీరు ఇక్కడ సబ్స్క్రిప్ట్ 1 ని చూస్తారు కాబట్టి ఇది అలా ఉంది కాబట్టి మనం V1 నుంచి V2 వెళ్ళినప్పుడు లోపల ఫీల్డ్ల కోసం వేరియబుల్ ఏమిటి విద్యార్థి 2 2 మనం 2 లోపల ఫీల్డ్లో V2 గురించి లేదు ఈ ఈక్వేషన్లు 2 గురించి మాట్లాడలేదు 1 గురించి మాత్రమే మాట్లాడతాము కాబట్టి వాల్యూమ్ 1 పై ఇంటిగ్రేషన్ లేని ఫీల్డ్లు ఏమిటో ఇది మనకు V1 గురించి చెబుతోంది కాబట్టి ఇప్పుడు మనం అన్ని డెరివేషన్స్ ను పూర్తి చేశాము కాబట్టి తుది ఫారమ్ ను ఉంచుకుని వ్రాయవచ్చు విద్యార్థి 1 అనేది వాల్యూమ్ ద్వారా ఫీల్డ్ V1 అవును 1 నికర ఫీల్డ్ అంటే ప్రారంభంలో మనం వాల్యూమ్ 1 లో 1వాల్యూమ్ 2 2 ఊహించుకుంటాం కాబట్టి ఇప్పుడు ఈ వాల్యూమ్ 1 మరియు వాల్యూమ్ 2 అన్నీ కలిపి ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి హైగెన్స్ సూత్రం మరియు ఎక్స్టింక్షన్ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం ఇది దీని కోసం 1 కాబట్టి 1 ఇక్కడ మనం ఇంతకు ముందు వ్రాసిన అదే ఈక్వేషన్ i మరియు ఇక్కడ రెండవ టర్మ్ స్కాటర్డ్ ఉన్న ఫీల్డ్ వాల్యూమ్ 2 కోసం మనం అదే విధానాన్ని పునరావృతం చేయగలము కాబట్టి ఒకవేళ మీరు మర్చిపోతే ఇది V2 మరియు ఇది V1 అని వాల్యూమ్ 2 లో ఏదైనా కరెంట్ సోర్స్ ఉందా లేదు కాబట్టి ఈ ఈక్వేషన్ 2 ఎలా భిన్నంగా ఉంటుంది కరెంట్ ఫీల్డ్ టర్మ్ కరెంట్లో ఇంటిగ్రల్గా వచ్చిన ఇన్సిడెంట్ ఫీల్డ్ టర్మ్ లేదని అంగీకరిస్తుంది విద్యార్థి కరెంట్ కానీ వాల్యూమ్ 2 లో కరెంట్ లేదు కాబట్టి మనం ఈ డెరివేషన్ను రిపీట్ చేసినప్పుడు ఇది ఖచ్చితంగా మనం పొందే ఫీల్డ్ ఇక్కడ స్కాటర్డ్ ఉన్న ఈ ఫీల్డ్ టర్మ్ను గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మైనస్ సైన్ ఉంది ఎందుకంటే నార్మల్ లోపలికి ఉంటుంది ఇక్కడ ఉన్న రెండవ టర్మ్లో ఇక్కడ గుర్తు ఏమిటి మరియు ఎందుకు మనం అదే n ఉపయోగిస్తున్నాము మరియు వాల్యూమ్ కోసం V2 ఇది బాహ్య నార్మల్ కాబట్టి ప్రతిదీ స్థిరంగా ఉంటుంది ఇప్పుడు రీజియన్ 2 విషయంలో డెల్టా ఫంక్షన్ను మూల్యాంకనం చేయడం r' V2 ఫీల్డ్కు చెందినప్పుడు 2 మళ్లీ ఇక్కడ కండీషన్స్ రివర్స్ అవుతాయి ఎప్పుడు r' వెలుపల అని 2 కూర్చుని V1 తరువాతడెల్టా ఫంక్షన్ సమైక్యతకు రీజియన్లో లేదు కాబట్టి సమాధానం 0 కాబట్టి ఏమి భౌతిక శాస్త్ర అనువాదాన్ని ఇప్పుడు కాబట్టి ఈ విషయంలో మనం ఇప్పటికే అర్థం చేసుకున్నాము మనం లోపల ఉన్నట్లయితే V2 ఫీల్డ్ కేవలం ఈ సర్ఫేస్ కరెంట్ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఫీల్డ్ 2 దీనికి సమానం కాబట్టి ఏదో ఒకవిధంగా మీరు వాల్యూమ్లను తీసివేసి సర్ఫేస్పై ఉన్న కరెంట్ల పరంగా మాత్రమే మాట్లాడగలిగితే మనం ఏమి చేయగలిగాము అందుకే వీటిని మొత్తం మాడ్యూల్ ను సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈక్వేషన్లు అంటారు ఇది బౌండరీ అవును సర్ఫేస్ ద్వారా మనం 3D సర్ఫేస్లో బౌండరీ 2D లో సర్ఫేస్ అని అర్థం సర్ఫేస్ మూసివేయడంలో కేవలం రేఖ ఉంటుంది మరియు దాని సర్ఫేస్ లేదా బౌండరీ మనం ఉత్తమ సూచన గురించి మాట్లాడుతున్నామని నిర్ధారించుకోవడానికి చెప్పాలంటే ఈ ఇంటిగ్రల్ సమన్వయానికి చిహ్నంగా ఉంటుంది కాబట్టి బౌండరీ ఇంటిగ్రల్ నిజానికి సాహిత్యంలో కూడా సర్ఫేస్ ఇంటిగ్రల్కు బదులుగా అదే కారణంతో వీటిని బౌండరీ ఇంటిగ్రల్స్ అని పిలుస్తారు కాబట్టి ఈ ఇంప్రెస్డ్ సర్ఫేస్ కరెంట్ గురించి ఇప్పటివరకు ఉన్న కథ ఇది అవి ఒక వింత విధంగా వెలుపల ఫీల్డులు రద్దవుతాయి ఇక్కడ అలాంటి పేర్లు చాలా విధంగా 1 మరియు ఇక్కడ ఫీల్డ్ 2 ఉండాలి ఇప్పుడు ఇప్పటివరకు మనం బౌండరీ కండీషన్లను ఎదుర్కొనవలసి ఉంది కానీ మంచి విషయం ఏమిటంటే భౌతికశాస్త్రాన్ని రీజియన్ 1 రీజియన్ 2 మరియు బౌండరీలో ఒక టర్మ్గా విభజించాము కాబట్టి ఆ బౌండరీ టర్మ్ కి మనం బౌండరీ కండీషన్లను విధించాల్సి ఉంటుంది ప్రస్తుతం మనం ఎలా చేస్తామో స్పష్టంగా కనిపించడం లేదు కానీ దాని వైపు వెళ్దాం కాబట్టి ఈ ఇంటిగ్రల్ ఈక్వేషన్లను అధికారికంగా తెలియజేద్దాం కాబట్టి మనం ఇప్పుడు ఏమి చేద్దామంటే ఈ ఈక్వేషన్ల సెట్లను పరిష్కరించడం మనం ఈ దిగువ ఈక్వేషన్లను తీసుకోబోతున్నాము ఇవి ఎక్స్టింక్షన్ సిద్ధాంతాలు ఈ రెండూ ఎక్స్టింక్షన్ సిద్ధాంతాలు మరియు టాప్ రెండు హైగెన్స్ సిద్ధాంతాలు కాబట్టి మనం ఈ ప్రతి సెట్ నుండి దిగువ ఈక్వేషన్ని తీసుకొని వాటిని తిరిగి వ్రాయబోతున్నాము